మునుపటి ఉపన్యాసం లో రెండు వైపులా అద్దాలతో కుహరం కలిగి ఉన్న సందర్భం ఉంది దాని రిఫ్లెక్టివిటి R1 మరియు R2 తో కాంతి ముందుకు వెనుకకు వెళుతుంది మనం చూపించినది ఏమిటంటే n2 n1 అంటే పై స్థాయి మరియు దిగువ స్థాయిలో అణువుల సాంద్రతలో వ్యత్యాసం మరియు అది వచ్చి ln√σLఇక్కడ L ఈ కుహరం యొక్క పొడవు అప్పుడు కాంతి విస్తరిస్తుంది ఇక్కడ నుండి వచ్చే కాంతి విస్తరించబడుతుంది మనం దీన్ని ఎలా సాధించగలం ఎందుకంటే బోల్ట్జ్మాన్Boltzmann's సూత్రం నుండి గుర్తు చేసుకుందాం ఎగువ స్థాయిలోని అణువుల సంఖ్య మరియు దిగువ స్థాయిలోని అణువుల సంఖ్య వాటి సాంద్రతకు సమానంగా ఉంటుంది అనగా అది e EkTఇది ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణముకు సంబంధించి n1 కంటే n2 ఎక్కువగా ఉండటం సాధ్యం కాదు కనుక థర్మల్ గా ముగిద్దాం దాని అర్థం ఏమిటంటేమీరు ఉష్ణోగ్రతను పెంచుకుంటే n1 కన్నా n2 ఎక్కువ ఉండడం సాధ్యం కాదుఇంకేదో చేయవలసి ఉంది మరియు అది లేజర్లో చేయబడుతుంది అప్పుడు ఏమి జరుగుతుంది స్టిములేటెడ్ ఎమిషన్ ద్వారా బయటకు వచ్చే కాంతి సరిగ్గా అదే లక్షణాలను కలిగి ఉంటుంది కనుక లోపలికి వస్తున్న ఫోటాన్ సరిగ్గా బయటకి వెళుతున్న ఫోటాన్ తో అదే లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్ల ఈ కాంతి కి ప్రత్యేకమైన లక్షణం ఉంది అది నేను ఈ ఉపన్యాసం చివరలో చర్చిస్తాను ప్రస్తుతం మనం n2 n1 ను ఎలా సాధించాలో పరిశీలిద్దాం కాబట్టి ఇది లేజర్ చర్య మరియు సంబంధిత సాంకేతికతకు సంక్షిప్త పరిచయం మరిన్ని వివరాల కోసం మీరు చదవబోయే ఆధునిక పుస్తకాలు మీకు తెలుసు కనుక ఇప్పుడు మొదటిది రెండు స్థాయి వ్యవస్థలో మనం n2 n1 ను సాధించలేము రెండు స్థాయి వ్యవస్థ ఉందని అనుకుందాం మరింత గా నేను ఉన్నత స్థాయికి పంపిస్తే మరీ ఎక్కువ అణువులు క్రిందికి వస్తాయి మనకి తెలిసిన n2 n1 ఆ పరిస్థితిని నేను ఎప్పటికీ సాధించలేను కనుక రెండు స్థాయి వ్యవస్థలో నేను అలా చేయలేను కాబట్టి రెండు స్థాయి వ్యవస్థలకు మించి వెళ్ళినట్లయితే అనగా మూడు లేదా నాలుగు స్థాయి వ్యవస్థను పరిగణించాలి కాబట్టి లేజర్ రూపకల్పనలో నేను పదార్థాన్ని సరిగ్గా ఎంచుకోవాలి కాబట్టి ఈ స్థాయిలు ఉన్నాయి మరియు ఇప్పుడు నేను మీకు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో చూపించబోతున్నాను కాబట్టి నా దగ్గర మూడు స్థాయి వ్యవస్థ ఉందని అనుకుందాం అనగా ఒక స్థాయి రెండవ స్థాయి మరియు మూడవ స్థాయి నేను చేయగలిగేది మొదటి మరియు మూడవ స్థాయి మధ్య ఈ ఫ్రీక్వెన్సీ తో ప్రకాశించే కాంతిని పంపించగలను కాబట్టి చాలా అణువులు ఇక్కడకు వస్తాయి మరియు అణువులు పై స్థాయికి చేరుకున్న వెంటనే అవి చాలా వేగంగా క్రిందికి వచ్చే విధంగా ఈ స్థాయిలను ఎంచుకోండి ఇది 3 వ స్థాయి యొక్క జీవితకాలం అని దీని అర్థం నేను ఇప్పుడు వాటికి స్థాయి 1 స్థాయి 2 స్థాయి 3 అని పేరు పెట్టబోతున్నాను 3 వ స్థాయి యొక్క జీవితకాలం 2 వ స్థాయి కి క్షయం చాలా తక్కువ చాలా చిన్నది అని చెప్పినప్పుడు ఇది నెమ్మదిగా ఉంటుంది అని అర్థం 2 నుండి 3 నెమ్మదిగా ఉంటుంది అంటే 2 నుండి 1 వరకు జీవిత కాలంతో పోల్చితే చాలా తక్కువ ఫలితంగా ఏమి జరుగుతుందో ఎగువ స్థాయికి వెళ్ళే ఈ అణువులు వెంటనే ఇక్కడకు వస్తాయి కాబట్టిఅవి ఇక్కడ క్షీణించిన రూపాన్ని పొందుతాయి చాలా స్థాయిలు పంప్ చేయబడుతున్నాయి మరియు అవి n2 మరియు n1 గా ఉంటాయి అలా n2 n1 ఉన్న పరిస్థితిని సాధించగలము కాబట్టిn2 n1 ను పాపులేషన్ ఇన్వెర్షన్ అంటారు థర్మల్ విషయం లో సాధారణంగా జరిగే దాని నుండి మీరు పాపులేషన్ ను ఇన్వెర్షన్ చేసారు ఇంకో అవకాశం నాలుగు స్థాయిలు 1 2 3 4 ఉన్నాయి మరియు మీరు ఇక్కడ చేయవలసినది ఏమిటంటే 1 2 3 4 గా గుర్తుపెట్టండి ఇక్కడ అణువులను పంప్ చేయండి మరియు ఈ వేగవంతమైన పరివర్తన చేయండి తక్కువ పరివర్తనను వేగంగా చేయండి మరియు ఇది నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అణువులు 4 వ స్థాయికి చేరుకున్న వెంటనే ఏమి జరగబోతోంది అవి ఇప్పుడు స్థాయి 3 కి రాబోతున్నాయి నెమ్మదిగా అవి స్థాయి 1 కి వచ్చిన వెంటనే క్రిందికి వస్తాయి మరియు అందువల్ల n3 సంఖ్య n2 కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా ఈ చర్య జరుగుతున్న చోట అనగా ఈ స్థాయిలలో నేను కాంతి ని విస్తరించగలను కాబట్టి మూడు స్థాయి వ్యవస్థలో ఇది వేగంగా ఉంటుంది మరియు ఇది లేజర్ చర్య అవుతుంది కాబట్టి లేజర్ స్థాయి 2 మరియు స్థాయి 3 కు అనుగుణమైన ఫ్రీక్వెన్సీ లో ఉంటుంది నాలుగు స్థాయి వ్యవస్థలో ఇది వేగంగా ఉంటుంది కనుకఇది మరియు మధ్యలో స్థాయి లేజర్ అవుతుంది కాబట్టి లేజర్ ఫ్రీక్వెన్సీ లు ఈ రెండు స్థాయిల మధ్య ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉంటాయి కనుక పాపులేషన్ ఇన్వెర్ష న్ ఈ విధంగా సాధించబడుతుంది కనుక ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న క్రొత్త పదం పాపులేషన్ ఇన్వెర్షన్ మూడు స్థాయి లేదా నాలుగు స్థాయి వ్యవస్థలో సాధించదగినది కానీ రెండు స్థాయిలు మాత్రమే ఉన్న వ్యవస్థలో కాదు మీరు ఏమి చేసినా మీరు దానిని సాధించలేరు మరియు ఒకసారి మీరు అలా చేస్తే ఈ కుహరం ఉంది దీనిలో నేను ఈ అణువుల యొక్క పాపులేషన్ ఇన్వెర్షన్ చేస్తున్నాను మరియు నేను ఈ పాపులేషన్ ఇన్వెర్షన్ సాధించాను అనుకుందాం దానర్థం నేను n2 n1ln√σLను సాధించినట్టు అయితే ఇక్కడ L అనేది పొడవు కాంతి ముందుకు వెనుకకు వెళుతున్నప్పుడు అది విస్తరించబడుతుంది మరియు బయటకు వచ్చే కాంతి ఆ విస్తరించిన కాంతి అవుతుంది మరియు ఇవి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి ఆ లక్షణాలు ఏమిటి మొదటిది గుర్తించండి అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నందున కాంతి ఏది వచ్చినా అది చాలా దిశాత్మకమైనదిగా ఉంటుందిఇలా వెళ్ళే ఏదైనా కాంతి పోతుంది కాబట్టిలక్షణం సంఖ్య 1 మరియు ఈ లేజర్ నుండి వస్తున్న ఈ కాంతి లేజర్ అంటే స్టిములేటెడ్ ఎమిషన్ ద్వారా వెలువడే రేడియేషన్ తో లైట్ ఆమ్ప్లిఫికేషన్ అని అర్ధం ఒక లక్షణం ఏమిటి అంటే అది చాలా దిశాత్మకమైనది ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట దిశలో వెళ్లే కాంతిని విస్తరిస్తున్నారు కాబట్టి ఇది చాలా దిశాత్మకమైనదిగా ఉంటుంది విక్షేపణ సెట్ చేయబడిన పరిమితి కి అనుగుణంగా దాని వ్యాప్తి కనిష్టంగా ఉంటుంది కాబట్టి టార్చ్ లైట్ లాగా వ్యాపించదు ఇది చాలా తక్కువగా వ్యాప్తి కలిగి ఉంటుంది మూడు మరియు ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా కొహరెంట్ గా ఉంటుందిఅంటే ఈ ప్రత్యేక కొహరెంట్ గా పిలువబడే వేవ్ ఫ్రంట్లోని వేర్వేరు పాయింట్లపై దశల మధ్య సంబంధం మరియు తాత్కాలిక కొహరెంట్ అంటే ఒక దశలో మరియు మరొక సమయంలో దశల మధ్య సంబంధం అవి చాలా చాలా స్థిరంగా ఉంటాయి ఈ మూడు లక్షణాలు చాలా ప్రత్యేకమైన కాంతిని చేస్తాయి ఈ విక్షేపణ పరిమితి ఏమిటో నేను ప్రస్తావిస్తాను θλd ఇది కనీస పరిమితి ఇక్కడ d అనేది ఎపర్చరు పరిమాణంఅనేది వేవ్ లెంగ్త్ మరియు అనేది స్ప్రెడ్ కోణం కాబట్టి విక్షేపం ద్వారా సెట్ చేయబడిన కనీస స్ప్రెడ్ ఇది మరియు లేజర్ దీనిని అనుసరిస్తుంది అంటే నేను వ్యాసం d ఉన్న లేజర్ బీమ్ తీసుకుంటే అది d యొక్క క్రమంలో ఉన్న కోణం ద్వారా వ్యాపిస్తుందిఅన్ని ఇతర లైట్లు చాలా ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఎందుకంటే అవి కొహరెంట్ గా లేవు కాబట్టి ఇవి లేజర్ల యొక్క ప్రత్యేక లక్షణాలు కాబట్టి ఈ ఉపన్యాసం ముగించడానికి ముందు సారాంశంస్టిములేటెడ్ ఎమిషన్ ఉపయోగించి కాంతిని పాపులేషన్ ఇన్వెర్షన్ తో ఒక మాధ్యమం ద్వారా ప్రయాణించడం ద్వారా విస్తరించవచ్చు రెండు క్లిష్టమైన పాపులేషన్ ఇన్వెర్షన్ సాంద్రత ln√σL చే ఇవ్వబడుతుందిఇక్కడ L అనేది కుహరం యొక్క పొడవు మూడు ఇన్వెర్షన్ మూడు లేదా నాలుగు స్థాయి వ్యవస్థలలో సాధించవచ్చు కానీ రెండు స్థాయి వ్యవస్థలో కాదు మరియు నాలుగు ఈ యాంప్లిఫికేషన్ నుండి వచ్చే లేజర్ ప్రత్యేక కాంతి ఇది చాలా దిశాత్మకమైనది లేజర్ ఒక కాంతి ఇది చాలా దిశాత్మకమైనది కొహరెంట్ విక్షేపణ పరిమితి ద్వారా కనీస వ్యాప్తి చెందుతుంది నేను ప్రస్తావించడం మర్చిపోయిన ఒక విషయం చాలా మోనో క్రోమాటిక్ అనగా ఒక ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది ఆ పరివర్తన ఫ్రీక్వెన్సీ కి అనుగుణంగా ఉండే ఒక ఫ్రీక్వెన్సీ దీనికి ఉంది అయితే కొంత వ్యాప్తి ఉండబోతున్నప్పటికీ అన్ని ఇతర లైట్లతో పోలిస్తే ఇది చాలా ఏకవర్ణమైనదికనుక ఇది లేజర్ల యొక్క ప్రత్యేక లక్షణాలు కాబట్టి దీనితో నేను లేజర్ల యొక్క సాంకేతిక అనువర్తనాన్ని ముగిస్తున్నాను ఈ ఆలోచన పంతొమ్మిది వందల పది పదిహేను మధ్యలో ప్రతిపాదించబడిందని గుర్తుంచుకోండి కాబట్టి 1915 1914 కానీ మొదటి లేజర్ మేజర్ మరియు లేజర్ 1960 లలో తయారు చేయబడింది కాబట్టి సాంకేతిక పురోగతి ఆలోచన వచ్చిన 50 సంవత్సరాల తరువాత వరకు వేచి ఉండాల్సి వచ్చింది తరువాత మనం వచ్చే వారం క్వాంటం మెకానిక్స్ గురించి మొదలు పెట్టబోతున్నాము మరియు నేను వచ్చే వారం మొదటి ఉపన్యాసంలో కరస్పాన్డెన్స్ సూత్రంతో ప్రారంభించబోతున్నాను ధన్యవాదాలు